కాబట్టి చివరి ఉపన్యాసంలో మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ చూశాము ఈ ఉపన్యాసంలో మనం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ మీద దృష్టి కేంద్రీకరిద్దాం మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ను కొలవగలిగాము నేను మీకు V ను కొలవగల పట్టికను చూపించాను V అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ అప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద V వోల్టేజ్ చూశాము అప్పుడు మనం ఎలా చేయగలమో అర్థం చేసుకున్నాము I B లెక్కించడము మరియు I B ఆపై మోడ్ I B I B 2 అది మీ ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇప్పుడు ఈ ప్రత్యేక తరగతిలో ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ మరియు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటే ఏమిటో చూస్తాము కాబట్టి మీరు ఇన్పుట్ బయాస్ కరెంట్ యొక్క సర్క్యూట్ గుర్తుతెచ్చుకుంటే అదే సర్క్యూట్ మనం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కోసం ఉపయోగించవచ్చు కాబట్టి సర్క్యూట్లో మనకు రెండు రెసిస్టర్లు ఉన్నాయి మనకు V cc V cc లేదా V ee ఉన్నాయి మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఉంది V ee లేదా V cc రెండూ టెర్మినల్స్ గ్రౌండ్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ మీకు గుర్తుంటే ఇదే సర్క్యూట్ కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను అర్థం చేసుకోవడానికి అదే సర్క్యూట్ ఉపయోగించాలి ఐతే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటే ఏంటి కాబట్టి ఇన్పుట్ బయాస్ కరెంట్లో మేము దానిని జోడించాము మరియు 2 తో డివైడ్ చేయబడింది ఇక్కడ మనం I b1 మరియు I b2 యొక్క మాగ్నిట్యూడ్ల వ్యత్యాసాన్ని తీసుకోవాలి దానినే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అని పిలుస్తారు మరియు మీరు గుర్తుంచుకోవాలి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ Ios చే సూచించబడుతుంది అందువల్ల ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ I os మోడ్ I b1 మైనస్ I b2 కు సమానం మళ్ళీ b 1 మరియు b2 ఉపలిపిలో ఉంటాయి ఈ కరెంట్ యొక్క పరిమాణం 20 నుండి 60 నానో ఆంపియర్ల క్రమంలో చాలా చిన్నది ఇది చాలా చిన్నది మరియు ఇది ఆప్ ఆంప్ కు ఇన్పుట్ వోల్టేజ్ 0 చేసే షరతు ప్రకారం కొలుస్తారు కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఏమిటి కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ 0 కాబట్టి ఇది సరైన స్థితి ఎక్కడైతే మనం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కొలవచ్చు కాబట్టి I b1 మరియు I b2 యొక్క పరిమాణంలో వ్యత్యాసాన్ని ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటారు మరియు దీనిని Ios తో సూచిస్తారు అందువల్ల ఈ కరెంట్ యొక్క ఇన్పుట్ I b1 మరియు I b2 పరిమాణం యొక్క వ్యత్యాసం విలువ అవుతుంది ఈ విలువ 20 నుండి 60 ఆంపియర్లకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం 2 ఇన్పుట్లకు సమాన DC కరెంట్ను వర్తింపజేస్తే అవుట్పుట్ వోల్టేజ్ 0 గా ఉండాలి ఇది స్పష్టంగా ఉంటుంది మనం సమానమైన కరెంట్ను వర్తింపజేస్తే అవుట్పుట్ వోల్టేజ్ 0 ఉండాలి కానీ ఆచరణాత్మకంగా కొంత వోల్టేజ్ అవుట్పుట్ వద్ద ఉంటుంది కాబట్టి దీని అర్థం నేను టెర్మినల్స్ గ్రౌండ్ చేస్తే మరియు ఇన్పుట్ ఇన్వర్టింగ్కు మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్కు సారూప్య కరెంట్ను వర్తింపజేసినప్పుడు మనం కొంత వోల్టేజ్ను అవుట్పుట్ వద్ద చూస్తాము నేను ఇంకా అవుట్పుట్లో కొంత వోల్టేజ్ చూస్తాను ఎలా అవుట్పుట్ వోల్టేజ్ను కొలవాలి మనం ఇక్కడ వోల్టేజ్ను కొలవవచ్చు కాబట్టి దీన్ని 0 అవుట్పుట్ వోల్టేజ్ చేయడానికి 2 ఇన్పుట్ కరెంట్ చిన్న మొత్తం లో డిఫర్ చేయబడతాయి ఈ తేడా ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ తప్ప మరొకటి కాదు కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటి అంటే మనం ఇన్పుట్ వోల్టేజ్ రెండింటికీ సమాన DC కరెంట్ను వర్తింపజేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ 0 గా ఉండాలి కానీ వాస్తవానికి ఇది 0 కాదు మనం ఇన్పుట్ను చిన్న మొత్తంలో డిఫర్ వేయవచ్చు మనం ఇన్పుట్ కరెంట్ను చిన్న మొత్తంతో డిఫర్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ 0 అవుతుంది ఇప్పుడు ఇది మనకు కావలసింది మనం 0 కి ఎందుకు సమానంగా కోరుకుంటున్నాము ఎందుకంటే మనం ఏ వోల్టేజ్ను వర్తించడం లేదు మనం సమాన కరెంట్ను వర్తింపజేస్తాము అప్పుడు అవుట్పుట్ 0 ఉండాలి ఇప్పుడు మీరు వివిధ రకాల సర్క్యూట్లలో పనిచేయడం ప్రారంభించే ముందు మీ ఆపరేషన్ యాంప్లిఫైయర్ను సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు బ్రెడ్బోర్డులో దీన్ని ఎలా కనెక్ట్ చేయవచ్చో చూద్దాం మరియు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఎలా కొలవవచ్చు కాబట్టి దీని కోసం మనం మళ్ళీ ఈ ప్రత్యేక పట్టికకు వెళ్తాము మరియు ఇక్కడ మనం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ చూస్తున్నాము మీకు గుర్తుంటే చివరి మాడ్యూల్లో మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ చూశాము ఇక్కడ మనం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను చూస్తున్నాము ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ IB1 IB2 సరే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఇన్పుట్ బయాస్ కరెంట్ మైనస్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇప్పుడు మనకు ఇప్పటికే ఇన్పుట్ బయాస్ కరెంట్ తెలుసు ఎలా దీనిని లెక్కించాలి కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తే మరోసారి చూద్దాం కాబట్టి ఇక్కడ బ్రెడ్బోర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమి ఉంది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంది ఇది మీ ఆపరేషన్ యాంప్లిఫైయర్ మరియు రెండు 220 k రెసిస్టర్లు ఉన్నాయి ఇప్పుడు ఆపరేషన్ యాంప్లిఫైయర్కు మనం బయాస్ వోల్టేజ్ను వర్తింపజేసాము మనం బయాస్ వోల్టేజ్ను ఎలా వర్తింపజేస్తాము 7 మరియు 4 పిన్స్ అంతటా ప్లస్ 15 మైనస్ 15 7 వద్ద Vcc మరియు 4 వద్ద Vcc లేదా Vee ఇవ్వాలి ఇప్పుడు మనం ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ కొలవాలి కాబట్టి చూద్దాం చివరి మాడ్యూల్లో చూసిన మల్టీమీటర్ ఇప్పుడు ఉపయోగిద్దాం మరియు ఈ మల్టీమీటర్ ఉపయోగించి మనం చాలా విషయాలు కొలవాలి కాబట్టి ఈ మల్టీమీటర్లో విలువ ఏమిటో చూద్దాం ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ 6 మిల్లీవోల్ట్లు 6 1 మిల్లీవోల్ట్లు ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఉంది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద చూద్దాం ఇది మీరు ఎలా కనెక్ట్ చేస్తారూ దానిపై ఆధారపడి ఉంటుంది అది మీ చేతులు స్థిరంగా ఉండాలి 3 మిల్లీవోల్ట్లు 6 1 మరియు 6 3 మనకు 2 విలువలు లభించాయి కాబట్టి ఈ 6 1 మరియు 6 3 లను మన పట్టికలో వ్రాద్దాం కాబట్టి మీరు పట్టికను చూస్తే మీ విలువలు 6 1 మరియు 6 ఈ విలువను ఉపయోగించి మీరు I B IB లెక్కించగలరా మీరు I B ను లెక్కించిన తర్వాత I B యొక్క వ్యత్యాసాన్ని తీసుకోవటానికి ఆపై మళ్ళీ మీరు మోడ్ను చూస్తారు కాబట్టి ఈ విధంగా మీరు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను లెక్కించవచ్చు నేను మీకు సిద్ధాంతిక ఉదాహరణ ఇస్తున్నాను ఉదాహరణకు హార్దిక్ నేను విలువలను పొందలేను ఎందుకంటే నా దగ్గర ఆపరేషన్ యాంప్లిఫైయర్లు లేవు నా దగ్గర DC విద్యుత్ సరఫరా లేదు మల్టీమీటర్ వంటి కొలత వ్యవస్థలు నా దగ్గర లేవు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను నేను ఇంకా లెక్కించవచ్చా నేను ఇంకా ఇన్పుట్ బయాస్ కరెంట్ను లెక్కించవచ్చా కాబట్టి సిద్ధాంతపరంగా మీరు చేయవచ్చు కాబట్టి మనం తెరపై దృష్టి పెడితే దాని కోసం నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఇది ఒక ఉదాహరణ ఉదాహరణ ఏమిటి ఉదాహరణకి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యొక్క ఏమీటర్ కపుల్ ట్రాన్సిస్టర్ల బేస్ కరెంట్ తీసుకుంటే 18 మైక్రో ఆంపియర్ మరియు 22 మైక్రో ఆంపియర్ మనము ఇక్కడ రెండు విలువలను కనుక్కో వలసి ఉంటుంది ఒకటి ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ బయాస్ కరెంట్ మరియు రెండవది ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కాబట్టి విలువలను చూస్తే IB1 యొక్క విలువ 18 మైక్రోఆంపియర్ I B2 యొక్క విలువ 22 మైక్రోఆంపియర్ మీరు ఇప్పుడు ఇన్పుట్ బయాస్ కరెంట్ మరియు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను లెక్కించగలరా ఔనా సులభంగా ఉందా లేదా చాలా సులభం సరే ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఇన్పుట్ బయాస్ కరెంట్ అయిన మొదటిదాన్ని చూద్దాం నేను మీకు సమాధానం ఇస్తాను ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏమీ లేదు I B mod I B1 I B2 2 18 22 2 దీనికి సమాధానం 20 మైక్రోఆంపియర్ ఇప్పుడు రెండవదాన్ని చూద్దాం ఇది మీ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కాబట్టి ఆ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కోసం ఫార్ములా ఏమిటో అందరికీ తెలుసా Ib విలువ మోడ్ కు సమానం మేము ఈ విలువను మళ్ళీ ఉంచితే 18 మైనస్ 22 4 కి సమానం కాదు మైనస్ 4 మైక్రోఅంపేర్ ఈ విలువను పొందవద్దు మోడ్ కాబట్టి ఇది 18 మైనస్ 22 మైనస్ 4 అవుతుంది ఇది ఒక మోడ్ కాబట్టి మనకు మైక్రోఅంపేర్లో విలువ లభిస్తుంది కాబట్టి మీరు ఇంట్లో కూడా విలువలను లెక్కించవచ్చు ఒక సమస్యను తీసుకొని దాన్ని పరిష్కరించండి మీకు వీలైనన్ని సమస్యలను పరిష్కరించండి తరువాత ప్రయోగశాలకు వెళ్లండి లేదా ఇంట్లో మల్టీమీటర్ తీసుకొని ఒక చిన్న మల్టిమీటర్ DC విద్యుత్ సరఫరా మరియు మీరు ఇంట్లో ఒక చిన్న ల్యాబ్ కలిగి ఉండవచ్చు మీరు నిజంగా విశ్వవిద్యాలయానికి లేదా కశాలకు వెళ్లి నేర్చుకోవలసిన అవసరం లేదు మీరు ఎక్కడి నుండైనా ఏ ప్రదేశం నుండి అయినా నేర్చుకోవచ్చు అది నేర్చుకునే ఆలోచన అభ్యాసం అభ్యాసం ఒక నిర్దిష్ట భవనానికి మాత్రమే పరిమితం కాదు అభ్యాసం ఒక నిర్దిష్ట ప్రయోగశాల ఒక నిర్దిష్ట కళాశాలకు మాత్రమే పరిమితం కాదు అభ్యాసం ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయంకి మాత్రమే పరిమితం కాదు అభ్యాసం ఏ పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు మీరు నేర్చుకోవాలనుకుంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు మరియు మీరు వెళ్ళే మార్గం ఇది ఇంటర్నెట్ ఉపయోగించడం నేర్చుకోండి NPTEL కోర్సులు తీసుకోండి నేర్చుకోండి అర్థం చేసుకోండి మరియు తరువాత మీ ఉత్సుకతతో ప్రశ్నలు అడగండి మీరు ప్రశ్నలు అడిగే ముందు మీరు దీనికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాలి మీరే ప్రశ్నించుకోండి చూడటానికి ప్రయత్నించండి స్పూన్ ఫీడింగ్ పై ఆధారపడవద్దు అది ఎల్లప్పుడూ నేను చెప్పే ఒకే ఒక వాక్యం నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్పూన్ ఫీడింగ్ పై ఆధారపడవద్దు కాబట్టి ఇది మేము ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను ఎలా కొలవగలము మరియు ఇన్పుట్ బయాస్ కరెంట్ ను కొలవవచ్చు కాబట్టి తరువాతి మాడ్యూల్లో మనం మరొక ప్రయోగం లేదా మరికొన్ని ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలను చూస్తాము